స్థిరమైన ఇన్పుట్లను మొదటి ఆర్డర్ సర్క్యూట్ యొక్క రెస్పాన్స్గా మనము విశ్లేషించాము కాబట్టి ఇప్పుడు ఏదైనా ఏకపక్ష ఫస్ట్ ఆర్డర్ సర్క్యూట్ మరియు కొన్ని పీస్ వైస్ స్ధిరమైన ఇన్పుట్ కోసం మనం రెస్పాన్స్ ను కనుగొనవచ్చు కొన్ని ఆర్బిటరి టైమ్ ఆధారిత సిగ్నల్ కోసం రెస్పాన్స్ ను కనుగొనడం చాలా కష్టం కాబట్టి మనము ఏదో ఒక స్ధిరమైన దానితో ప్రారంభించాము ఇప్పుడు మనం కొంచెం క్లిష్టంగా ఉన్నదానికి వెళ్తాము కాబట్టి మనం మొదటగా ఈ సర్క్యూట్ను తీసుకుంటాము అప్పుడు ఈ సందర్భంలో మనం ఇన్పుట్గా ఎక్స్పోనెన్షియల్ని ఉపయోగిస్తాము దీన్ని ఉపయోగించడం ద్వారా ఏవైనా ఇన్పుట్ ఎక్స్పోనెన్షియల్ మొత్తంగా లేదా విభిన్న విలువలతో కూడిన ఎక్స్పోనెన్షియల్ యొక్క ఇంటిగ్రల్ గా ఉపయోగపడతాయని మనం కనుగొంటాము విద్యార్థి కాబట్టి మనం నెట్వర్క్ సిస్టమ్ వంటి కోర్సులో వివరాలను చూస్తామని అనుకోవచ్చు మనం మొదటి ఆర్డర్ సిస్టమ్ను కలిగి ఉండవచ్చని ఇప్పుడు ఉహించుకోండి అది ఎక్స్పోనెన్షియల్ అవుట్ పుట్ ని ఇస్తుంది మరియు దానిని మరొక మొదటి ఆర్డర్ సిస్టమ్లోకి ఇస్తము అందుకే దీన్ని అధ్యయనం చేస్తే మనకు అలా జరుగుతుంది ఈ సందర్భంలో మనం అవకలన సమీకరణాలు వ్రాసి మనము Vc యొక్క విలువను నిర్వచించాము ఇది దీనిని సంతృప్తిపరుస్తుంది మరియు దానిని మనము t0 కోసం పరిష్కరిస్తాము కాబట్టి దీనిని ఎలా పరిష్కరిస్తాము మనము మునుపటి అనుభవం ఆధారంగా చేసిన ప్రాథమికంగా పరిష్కారాలు ఇంట్టిగ్రల్ కారకం ఉంది కాబట్టి ఇన్పుట్ స్పష్టమైన ఫంక్షన్ అయితే పరిష్కారం దానిలో ఉంటుందని మనకు తెలుసు ఈ కోర్సులో మనం దీన్ని సరళంగా చేయడానికి ప్రయత్నిస్తాను అది కూడా అలాగే చేస్తాను అదే విధంగా స్ధిరమైన ఇన్పుట్ విషయంలో చేసిన విధంగానే వేరియబుల్స్ మార్చి పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను కాబట్టి మొదట దీన్ని చేయడానికి ప్రయత్నిద్దాం దీనిని Vc1 పరంగా తిరిగి వ్రాసి పోల్చండి మనకు ఉత్పన్నమైన సమీకరణం RC d V c 1 dt V c 1 SCR Vp e st మనము ఒక హోమోజీనియస్ ఈక్వేషన్ ను పొందుతాము విద్యార్థి మనము ఈ రెండు సమీకరణాల సరళ కలయికను ప్రయత్నించవచ్చా ఇది RC d Vc1dt SCR చేత గుణించాలి మరియు మనకు లభించేది RC dSCR Vc Vc1dt SCR VcVc1Vc20 కి గుణించాలి ఇది కేవలం ఒక లీనియర్ ఆపరేటర్ అని మనం దీనిని ఆ ఉత్పన్నం లోపల ఉంచుతాము ఆపై ఇక్కడ కూడా మనం దీన్ని పొందుతాము కాబట్టి ఇప్పుడు ఈ కొత్త వేరియబుల్ V C 2 కి పరిష్కారం కనుగొనాలంటే RC ddt V c 2 0 V c 2 Vc20 × e t R C ఇప్పుడు దీని నుండి V c కోసం పరిష్కారాన్ని కనుగొనాలి మనం అన్ని వేరియబుల్స్ కు ప్రతిక్షేపించాలనుకుంటున్నాము మరియు దానిని మాత్రమే కనుగొనాలని కుంటున్నాము ఈ రెండింటిలో కుడి చేతి వైపు 0 గా పొందితే పరిష్కారం ఏమిటి విద్యార్థి Vc2 V c 20 e t RC SCR × V c Vc1 ఇది Vc1 యొక్క విలువ విద్యార్థి V c V p e st V c 20 e t RC SCR 1 ఇప్పుడు మనం దీన్ని తేలికగా మరియు భిన్నంగా వ్యక్తీకరించవచ్చు కాబట్టి ఈ Vc20 అనేది Vc 2 ని పరిష్కరించేటప్పుడు మనకు లభించిన ఇంటర్మీడియట్ వేరియబుల్ తప్ప మరొకటి కాదు దీనికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత లేదు ఇది స్ధిరమైన విలువ కలది కాబట్టి మనం దీనిని V pest SCR 1 గా కూడా వ్రాయవచ్చు × e t RC ఎప్పటిలాగే మనం దీన్ని ఇలా ఈ స్ధిరమైన ప్రారంభ పరిస్థితుల నుండి కనుగొనాలి కాబట్టి కెపాసిటర్ కొంత విలువను లేదా 0 కి సమానమైన వోల్టేజ్ను మనకు తెలుస్తుందని చెప్పనివ్వండి మనం t 0 మరియు ఈ మొత్తాన్ని ప్రతిక్షేపించి ఆ విధంగా కనుగొనండి కాబట్టి మనం కొన్ని Vo లేదా ఇలాంటివి చెబుతాను కాబట్టి మనం దీన్ని ఈ విధంగా ప్రారంభ పరిస్థితుల నుండి కనుగొనవలసి ఉంది లేదా ఈ విధంగా ఇది స్ధిరాంకం యొక్క సరైన నిర్వచనం ఇక్కడ ఎత్తి చూపించాలనుకుంటున్నాను రెస్పాన్స్ స్టాటిస్టిక్ రెస్పాన్స్ లేదా పోల్ రెస్పాన్స్ లేదా ప్రత్యేక పరిష్కారం పర్టికులర్ సొల్యూషన్ ఇది న్యాచురల్ రెస్పాన్స్ సర్క్యూట్ యొక్క న్యాచురల్ రెస్పాన్స్ ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది ఈ గుణకం మారుతుంది ఈ గుణకం మనం ఏ బలవంత ఇన్పుట్ను వర్తింపజేస్తున్నాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది దీనిని ఫోర్సింగ్ ఫంక్షన్ అంటారు ఎందుకంటే మనం V c0 ప్రత్తిక్షేపిస్తే S పై ఆధారపడి ఉంటుంది అది Vo విలువలు సర్దుబాటు చేయడంతో ఇక్కడ S వస్తుంది ఉదాహరణకు Vc0 0 అయితే మనం V p e 0 ను పొందుతాము ఇది కేవలం Vp అవుతుంది మరియు ఈ విలువ V c20 V p0 కి సమానంగా ఉంటుంది కాబట్టి ఈ స్ధిరాంకం విలువ V p 1 SC R అవుతుంది కాబట్టి ఈ స్థిరాంకం వర్తింపచేసే ఇన్పుట్పై ఆధారపడి ఉంటుంది ఇది అన్నీ ఇన్పుట్ లకు సమానం కాదు మరియు ఇది 0 ఇన్పుట్ వర్తింపచేసినప్పుడు కూడా వ్యత్యాసం ఉంటుంది అది కెపాసిటర్ లో ఉన్న ప్రారంభ వోల్టేజ్ పై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది కెపాసిటర్ లో ఉన్న ప్రారంభ వోల్టేజ్పై మరియు ఫోర్సుడ్ ఫంక్షన్ పై కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి న్యాచురల్ రెస్పాన్స్ ఇన్పుట్ మీద ఆధారపడి ఉంటుంది స్టెడీ స్టేట్ రెస్పాన్స్ యొక్క నిర్వచనం ప్రకారం ఇది టైం కాన్స్టాంట్ పై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఏదైనా స్ధిరమైన సర్క్యూట్ లో మనకు ఈ న్యాచురల్ రెస్పాన్స్ సమయం తో అంతరించిపోతుంది మరియు మనకు ఈ స్టెడీ స్టేట్ రెస్పాన్స్ మాత్రమే మిగిలి ఉంటుంది కాబట్టి 1 SCR 0 అయినప్పుడు ఈ పరిష్కారం చెల్లదు కాబట్టి ఏమి జరిగిందో చెప్పండి కానీ మనకు ఏదైనా ఆసక్తికరమైన పరిష్కారం లభిస్తుందా మనం ఏమి చేయగలం అంటే lim 1SCR0 గా పరిగణించండి దీనిని సౌకర్యవంతమైన చేయడం అంటే మనం మరొక వేరియబుల్ δ1SCR కి సమానం అని నిర్వచిస్తాము ఆపై s ఉన్న ప్రతిచోటా మనం డెల్టాతో తగిన మ్యాపింగ్ ద్వారా ప్రతిక్షేపించి లిమిట్ ని తీసుకుంటాము మనం ఈ లిమిట్ లను ఉపయోగించి మనం సమాధానం పొందుతాము స్పష్టంగా ఇక్కడ s 1 SCR వద్ద ఇది చెల్లదు దీని అర్థం ఏమిటి SCR 1 0 కాబట్టి మనం RC సర్క్యూట్ను ఎక్స్పోనెన్షియల్ తో ఉత్తేజపరిస్తే ఇది RC సర్క్యూట్ యొక్క న్యాచురల్ రెస్పాన్స్ వలె ఉంటుంది కాబట్టి అది SCR 1 0 కి సమానం కాదు అంటే ఈ ఫోర్సుడ్ ఫంక్షన్ Vp et RC et RC కూడా ఈ సిస్టమ్ యొక్క న్యాచురల్ రెస్పాన్స్ సాధారణంగా RC సర్క్యూట్ను ఎక్స్పోనెన్షియల్తో ఉత్తేజపరిచినప్పుడు ఇది న్యాచురల్ రెస్పాన్స్ కు సమానం మనం కొంచెం భిన్నమైన పరిష్కారాన్ని పొందుతాము కాబట్టి మనకు స్టెడీ స్టేట్ లేదా ఫోర్సుడ్ రెస్పాన్స్ మరియు న్యాచురల్ రెస్పాన్స్ ఉన్నాయి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇన్పుట్ ఒక ఎక్స్పోనెన్షియల్ est అయితే ఫోర్స్ రెస్పాన్స్ కూడా ఎక్స్పోనెన్షియల్ ఫోర్సుడ్ రెస్పాన్స్ ఏమిటి ఈ మొత్తం విషయం కొంత స్థిరంగా ఉంటుంది మనము దీనికి Vp × est గా వర్తింపజేస్తాము మనకు Vp est SCR 1 వంటి స్థిరాంకం లబిస్తుంది ఇది Vp కన్నా కొంచెం తక్కువగా ఉండవచ్చు est వంటి ఫోర్సుడ్ ఫంక్షన్ ని కలిగి ఉంటే స్టెడీ స్టేట్ రెస్పాన్స్ కూడా ఎక్స్పోనెన్షియల్ గా ఉంటుంది కాబట్టి ఇది ఏదైనా లీనియర్ సిస్టమ్ యొక్క చాలా ముఖ్యమైన లక్షణం కాబట్టి ఈ సంక్లిష్ట ఎక్స్పోనెన్షియల్ ఈ లీనియర్ సిస్టమ్స్ యొక్క ఐగెన్ వెక్టర్స్ దీని అర్థం ఏమిటంటే మనం మ్యాట్రిక్స్ ను ఉపయోగించి ఎక్కడో ఒక వెక్టర్ను మార్చినట్లయితే మరొక వెక్టర్ లభిస్తుందని అర్ధం ఇప్పుడు మళ్ళీ మ్యాట్రిక్స్ యొక్క ఐగెన్ వెక్టర్స్ లో పరివర్తన పరిమాణంలో మాత్రమే ఉంటుంది కానీ దిశడైరెక్షన్లో ఉండదు అదేవిధంగా ఇక్కడ మనం est ను కలిగి ఉంటే దాని పరిమాణం మాత్రమే సర్దుబాటు చేయబడుతుందని అర్థం ఇది నెట్వర్క్లు మరియు సిస్టమ్స్ వంటి కోర్సు యొక్క ప్రారంభంలోనే ఈ అంశాలు ఉంటాయి దానిలో ఎక్కువ భాగం దీని యొక్క వెక్టర్ ఈ est ఆధారంగా ఉంటుంది కనుక ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి est కి ఫోర్సుడ్ రెస్పాన్స్ కలపడం ద్వారా మనకు తెలిసిన ఇన్పుట్ లను est పరంగా విశ్లేషించవచ్చు స్వేర్ వేవ్ అనేది ఒకే ఫ్రీక్వెన్సీ వద్ద సైన్ వేవ్ మరియు దాని హార్మోనిక్ ల కూడిక అని మనకి తెలుసు 1 కిలో హెర్ట్జ్ స్వేర్ వేవ్ 1 కిలో హెర్ట్జ్ సైన్ వేవ్ మరియు 2 3 ని కలిగి ఉంటుంది కాబట్టి అదేవిధంగా ఏదైనా సిగ్నల్ ఎక్స్పోనెన్షియల్ యొక్క సరళ కలయికగా సూచించబడుతుంది అన్ని సైనుసోయిడల్ కూడా ఎక్స్పోనెన్షియల్ వేవ్ x ఇమాజినరీ గా ఉంటుంది కాబట్టి ఈ రెండింటితో మనం ఈ సిస్టమ్ యొక్క సాధారణీకరించిన విశ్లేషణతో ఏ ఇన్పుట్ కోసం అయినా మనం అవుట్ పుట్ కనుగొన గలుగుతాము ఇప్పుడు మొదటి ఆర్డర్ సర్క్యూట్ లో స్ధిరమైన ఇన్పుట్ ని మరియు ఎక్స్పోనెన్షియల్ ఇన్పుట్ వర్తించి పరిష్కరించాము మరియు ఇవి రెండు వేర్వేరు కేసులు కాదు s 0 ఉంచినట్లయితే రెండవది వస్తుంది మరియు s 0 ఉంచినట్లయితే ఈ దిగువన 1 అవుతుంది ఇది V p మరియు V o e t R C ఉంటుంది కాబట్టి s అనేది 0 ఫ్రీక్వెన్సీ వలే ఉంటుంది స్థిరాంకం కూడా ఎక్స్పోనెన్షియల్ వంటిదే ఇక్కడ Cos లో w అనేది సైనూసాయిడ్ యొక్క ఫ్రీక్వెన్సీ కాబట్టి ఈ e st లో S అనేది ఫ్రీక్వెన్సీ s ఒక పెద్ద విలువ అంటే అది పాజిటివ్ లేదా నెగటివ్ గా అయినా ఎక్స్పోనెన్షియల్ లో మార్పు ఎక్కువగా ఉంటుంది అది నెగటివ్ అయితే అది వేగంగా క్షిణిస్తుంది అది ఎక్కువ విలువ గల పాజిటివ్ అయితే చాలా వేగంగా పెరుగుతుంది s యొక్క విలువ చాలా తక్కువ అయితే అది పాజిటివ్ లేదా నెగిటివ్ అయినా అందులో మార్పు చాలా నెమ్మదిగా ఉంటుంది మరియు s 0 అందులో ఎటువంటి మార్పు ఉండదు మరియు సైనుసాయిడ్ విషయంలో కూడా అదే జరుగుతుంది Cos Cos 0 కనుక మారదు ఇక్కడ నుండి మనం గ్రహించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ మొదటి ఆర్డర్ లీనియర్ సిస్టమ్ని పరిగణించి చేశాము అయితే ఇది ఏదైనా లీనియర్ సిస్టమ్ విషయంలో కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి మనకు రెండవ ఆర్డర్ థర్డ్ ఆర్డర్ సర్క్యూట్ ఉన్నా ఇది వర్తిస్తుంది ఇంకా మొదటి ఆర్డర్ ని కనుగొనటం సులువుగా ఉంటుంది